పునః స్వాగతం ఈ రోజు మనము సెల్స్ లోని రెండవ వర్గమైన యుకార్యోట్స్ గురించి మాట్లాడుకుందాం మునుపటి తరగతి లో నేను ప్రోకార్యోట్స్ గురించి మాట్లాడాను మనము రెండు రకాల సెల్స్ గురించి మాట్లాడుకున్నాము మరియు ఈ రెండు రకాల మధ్య తేడా జెనెటిక్ పదార్ధం యొక్క నిర్మాణం మీద ఆధారపడింది అని చెప్పుకున్నాము ఇప్పుడు ఈ రెండు రకాల మధ్య ఉన్న పరిమాణ వ్యత్యాసము గురించి తెలుసుకుందాము ప్రోకార్యోట్స్ యుకార్యోట్స్ కన్నా తక్కువ పరిమాణము కలిగి వుంటాయని మీరు గమనించగలరు ఈ కార్టూన్ చూసినట్లయితే వాటికి సరళమైన స్ట్రక్చర్ ఉందని తెలుస్తుంది యుకార్యోట్స్ క్లిష్టమైన స్ట్రక్చర్ కలిగి ఉంటాయి వాటి సెల్ ఇక్కడ నూక్లియస్ మరియు వివిధ భాగాలుగా విభజించబడి ఉంటుంది యుకార్యోటిక్ సెల్ లోని ప్రతి భాగము చుట్టూ మెంబ్రేన్ వ్యాపించి ఉంటుంది ఇది బయట మెంబ్రేన్ అయిన సెల్ మెంబ్రేన్ కి అదనంగా ఉంటుంది ఈ భాగాలు లేదా ఉపవిభాగాలు అన్నింటి చుట్టూ మెంబ్రేన్స్ వ్యాపించి ఉంటాయి అందుకే వీటిని ఆర్గనేల్ల్స్ అంటారు అంటే ఆర్గాన్ వంటివి మీరు ప్రోకార్యోట్స్ లో చూసేది ఏంటంటే డిఎన్ఏ న్యూక్లియాయిడ్ బాడీ లో వదులుగా ఉంటుంది కానీ యుకార్యోట్స్ లో మీరు పరిణామ క్రమము లో గమనించేది ఏంటంటే డిఎన్ఏ చాలా చక్కగా ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది మరియు రక్షించబడి ఉంటుంది కనుక యుకార్యోట్ అంటే ఏమిటి ఆ పదాన్ని విడగొడితే యు అంటే ట్రూ లేదా నిజమైనది అని మరియు కార్యోన్ అంటే నూక్లియస్ కనుక ఈ జీవుల సమూహము లో మీరు మొదటి సారిగా నూక్లియస్ అనే ఒక చాలా చక్కగా ఏర్పరచబడిన స్ట్రక్చర్ చూస్తారు ఈ నూక్లియస్ లోనే జెనెటిక్ పదార్ధం లేదా డిఎన్ఏ ఉంటుంది ఇప్పుడు యుకార్యోట లేదా యుకార్య అనేది ఒక డొమైన్ కింద భావిస్తే దానిలో ప్రోటిస్ట్స్ అనబడే నాలుగు ప్రధాన జీవ సమూహములు ఉంటాయి ఇక్కడే మనము ఉన్నత పాఠశాల లో చదువుకున్న అమీబా మరియు పారమీషియం వంటి జీవులని చూస్తాము ఇందులోనే పుట్టగొడుగులు అన్ని రకాల పువ్వులు పూసే మరియు పువ్వులు పూయని మొక్కలు కలిగి వుండే ఫంగల్ డొమైన్ కూడా ఉంటుంది ఇవన్నీ యుకార్యోటిక్ డొమైన్ మరియు జంతువుల సెల్స్ కిందకి వస్తాయి కనుక ప్రోకార్యోట్స్ లా కాకుండా యుకార్యోట్స్ లో మెంబ్రేన్ తో ఆవరించబడిన ఆర్గానెల్లీస్ ఉంటాయి మరియు ఇవి సెల్ లో శ్రమ విభజనని అనుమతిస్తాయి అదే విధంగా మనము ఇంతకు ముందు చూసినట్టు ప్రోకార్యోట్స్ లో పునరుత్పత్తి అసెక్సువల్ గా ఉండగా యుకార్యోట్స్ లో సెక్సువల్ మరియు అసెక్సువల్ పద్ధతుల్లో పునరుత్పత్తి జరుగుతుంది కనుక ఇప్పుడు మనము ఒక యుకార్యోటిక్ సెల్ యొక్క ప్రాధమిక స్ట్రక్చర్స్ తో మొదలు పెడదాం మరియు ఈ సెల్ యొక్క బాహ్య పొరని ప్లాస్మా మెంబ్రేన్ అని అంటాము నేను మీకు చెప్పినట్టుగా ఇది ప్రోకార్యోట్స్ మరియు యుకార్యోట్స్ రెండిటికి ఉన్న లక్షణం ఈ బాహ్య పొర ఆ సెల్ యొక్క లోపలి భాగాన్ని వెలుపల భాగము నుండి వేరు చేస్తుంది ప్రతి ప్లాస్మా మెంబ్రేన్ మోనోమెరిక్ యూనిట్ల తో చేయబడి ఉంటుంది వీటిని ఫోస్ఫోలిపిడ్స్ అంటాము వీటికి ఒక పోలార్ తల మరియు నాన్ పోలార్ తోకలు ఉంటాయి మీరు గుర్తించేది ఏంటంటే ఈ ఫోస్ఫో ఇండివిడ్యుయల్ యూనిట్లు ఒక దాని ముందు ఒకటి ఏర్పడి ఒక పొలిమేరిక్ కాంప్లెక్స్ లాగా కూర్పు చెందుతాయి దీనినే ప్లాస్మా మెంబ్రేన్ అంటాము ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇది కేవలం ఫోస్ఫోలిపిడ్స్ తోనే తయారు చేయబడటం కాక ఆ ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ చూసినట్లయితే దానిలో అక్కడ ఇక్కడ ప్రోటీన్లు కలగలిసి ఉంటాయి ఇది మనం ఇల్ల లో చూసే మొజాయిక్ టైల్స్ లాగా ఒక నిర్దిష్టమైన నమూనా ఏమి ఉండదు ఆ ప్రోటీన్లు మొజాయిక్ అమరిక కలిగి ఉంటాయి కనుక ఈ మెంబ్రేన్స్ కి రెండు లక్షణాలు వున్నాయి ఒకటి ఆ ప్రోటీన్లు మొజాయిక్ అమరిక కలిగి ఉంటాయి మరియు ఆ ప్రోటీన్లు ఏవైనా అవ్వొచ్చు అవి బయట ఎం జరుగుతోందో గుర్తించి ఆ సమాచారం లోపలికి చేరవేసే రిసెప్టార్స్ అవ్వొచ్చు అవి కేవలం నిర్దిష్టమైన పదార్ధాలను బయట నుంచి లోపలికి అనుమతించే గేట్ కీపర్స్ వంటివి అవ్వొచ్చు కనుక ఈ ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఏకైక ప్రయోజనం ఒక గేట్ కీపర్ లాగా ఉండడం లేదా సెలెక్టివ్ గా అడ్డంకిని సృష్టించడం అది కేవలం ఏది లోపలికి వెళ్లాలో ఏది బయటకి వెళ్లాలో వాటినే అనుమతిస్తుంది లేదంటే లేదు కనుక మెంబ్రేన్ మరియు మెంబ్రేన్గు స్ట్రక్చర్ గురించి గుర్తు పెట్టుకోవలసిన రెండు ప్రధానమైన విషయాలలో అవి కేవలం ఫోస్ఫోలిపిడ్స్ అనే యూనిట్ల తో చేయబడి వున్నాయి అనేదే కాకుండా ఈ లిపిడ్స్ అనేవి ద్రవ స్థితి లో ఉంటాయి అనేది ఒకటి ఈ మోనోమర్స్ లో ప్రతి ఒకటి ఒక దాని ముందు ఒకటి ఏర్పరచబడి ఉంటాయి మరియు అవి ఎటువైపైనా వెళ్లే గుణం కలిగి ఉంటాయి ఈ ద్రవ స్థితి అనేది ఒక సెల్ తన రూపం మార్చుకునే సామర్ధ్యానికి మరియు ఒక చోట నుంచి ఇంకొక చోటికి కదలడానికి తోడ్పడుతుంది కనుక అవరోధాన్ని ఏర్పరిచే ప్రత్యేక గుణం కలిగినప్పటికీ ఒక ఉదాహరణగా కదలని అమీబాని చూస్తే అది తన రూపం మార్చుకోవాలన్న లేదా ముందుకి కదలాలన్న ఈ రూపం లో మార్పు అనేది సాధ్యపడుతుంది ఎందుకంటే ఆ మెంబ్రేన్ సంకోచించగలదు మరియు మళ్ళీ తన క్రమాన్ని మార్చగలదు ఇది ఫోస్ఫోలిపిడ్ మోనోమర్ల ద్రవ స్థితి వళ్ళ సాధ్యపడుతుంది ద్రవ స్థితి కలిగినప్పటికీ అవి అవరోధాన్ని ఏర్పరిచే ప్రత్యేక గుణం కలిగి ఉండడం అనేది ఒకటి కన్నా ఎక్కువ ప్రోటీన్లు మెంబ్రేన్ మరియు మెంబ్రేన్ స్ట్రక్చర్ లో ఉండడం వలన సాధ్యపడుతోంది కనుక ఈ మెంబ్రేన్స్ కి ఫ్లూయిడ్ మొజాయిక్ స్ట్రక్చర్ ఉందని మీరు గమనిస్తారు ఈ ప్లాస్మా మెంబ్రేన్స్ ఎంతో ముఖ్యమైనవి ఎందుకంటే వాటి పోలార్ తలలు హైడ్రోఫిలిక్ లక్షణము కలిగి ఉంటాయి అంటే ఆ బయట అంచులు అనగా ఆ తలలు హైడ్రోఫిలిక్ పొడవైన ఫాటీ ఆసిడ్ చైన్స్ కలిగిన వాటి తోకలు హైడ్రోఫోబిక్ లక్షణం కలిగి ఉంటాయి కనుక ఇది ఎలాంటిది అంటే అవి నీటి వాతావరణం లో ఉంటే రెండు లేయర్లు లేదా పొరలు ఏర్పడతాయి ఈ కారణం చేత దానిని బైలేయర్ అని అంటారు సెల్ లోపల గాని బయట గాని నీటి వాతావరణం లో హైడ్రోఫిలిక్ ఎండ్స్ సైటోప్లాస్మ్ వైపు తిరిగి ఉండగా హైడ్రోఫోబిక్ ఎండ్స్ అన్ని ఒక చోటికి చేరువగా వస్తాయి ఒక పదార్ధాన్ని థెర్మోడైనమిక్స్ దృష్టి తో చూస్తే ఏదైనా హైడ్రోఫిలిక్ మాలిక్యూల్ బయట నుంచి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అది హైడ్రోఫోబిక్ జోన్ యొక్క అవరోధం వల్ల లోపలి వెళ్ళలేదు నేను ఇంతకు ముందు చెప్పినట్టు లోపలికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే అక్కడ ఏదైనా గేట్ వుంది ఆ గేట్ ప్రోటీన్స్ తో చేయబడి ఉంటే కనుక ఒక ప్రోకార్యోటిక్ లేదా యుకార్యోటిక్ సెల్ కి బయట పొర లాగా ప్లాస్మా మెంబ్రేన్ పని చేస్తుంది కానీ ఆ ప్లాస్మా మెంబ్రేన్ తనంత తానుగా వుండలేదు ఎదో ఒకటి పట్టి ఉంచకపోతే అది కూలిపోతుంది ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది కొన్ని రకాల పీచు వంటి లేదా ఫైబ్రస్ ప్రోటీన్ల తో చేయబడిన ఒక పరంజా లేదా స్కేప్ఫోల్డ్ మీద కూర్చుని ఉంటుంది దీనిని మీరు ఒక వైర్ల తో చేయబడిన మెష్ లాగా భావించవచ్చు దీనిని మనము సైటోస్కెలిటన్ అని పిలుస్తాము కనుక మనకు ఇక్కడ వున్నది సెల్ లోపలి భాగము లో ద్రవము వంటి ఏర్పాటు మరియు అదే మనము ప్రోకార్యోట్స్ లో సైటోప్లాస్మ్ అని చూసాము ప్లాస్మా మెంబ్రేన్ రకరకాల పీచు పదార్ధాలతో ఏర్పడిన పరంజా లేదా స్కేప్ఫోల్డ్ వంటి దానిని ఆసరా చేసుకుని ఉంటుంది దానినే సైటోస్కెలిటన్ అంటారు ఇప్పుడు మూడు రకాల సైటోస్కెలెటల్ ఎలెమెంట్స్ వున్నాయి మరియు ఇది ఆసక్తికరం ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ కి భిన్నమైన టెంసైల్ శక్తి వుంది మరియు ప్రతి ఒకటి సెల్ కి భిన్నమైన దృఢత్వం లేదా రిజిడిటీ అందిస్తుంది కనుక మీకు మైక్రోఫిలమెంట్స్ అనేవి ఉంటాయి ఇవి యాక్టిన్ అనబడే చిన్న ప్రొటీన్ల యొక్క పోలిమర్లకు సంబంధించిన హెలికల్ స్మాల్ ఎక్సటెన్షన్స్ ఇక్కడ ప్రతి సర్కిల్ ఒక యాక్టిన్ మోనోమర్ ఈ యాక్టిన్ మోనోమర్స్ హెలికల్ ఏర్పాటు లో ఉంటాయి మరియు సెల్ లో ఛాలా ఫ్లెక్సిబుల్ ఫైబర్స్ లాగా రూపొందుతాయి కనుక ఒక సెల్ బయట నుంచి ప్రెషర్ అనుభూతి చెందితే మరియు దాని వలన సంకోచించవలసి వస్తే అది యాక్టిన్ ఫైబర్స్ వలన సాధ్యమవుతుంది మైక్రోఫిలమెంట్స్ కి అదనంగా మైక్రోటుబ్యూల్స్ అనే దట్టమైన ఫిలమెంట్స్ ఉంటాయి ఇవి చాలా వరకు హాలో రాడ్స్ మరియు ప్రతి రాడ్ చిన్న యూనిట్ల తో చేయబడి ఉంటుంది ప్రతి యూనిట్ సిలిండ్రికల్ పద్ధతి లో ఏర్పాటు చేయబడి ఉంటుంది కనుక ఇది మైక్రోఫిలమెంట్స్ కన్నా గట్టిదైన ఒక హాలో సిలిండ్రికల్ రాడ్ వంటిది ఈ డైయాగ్రమ్ లో మీరు చూస్తే ఈ సన్నటి లైన్స్ మైక్రోఫిలమెంట్స్ మరియు ఈ రాడ్ లాంటి స్ట్రక్చర్స్ అనేవి మైక్రోటుబ్యూల్స్ దీనిలోని అందం ఏంటంటే యాక్టిన్ మోనోమర్స్ లేదా మైక్రోఫిలమెంట్స్ లాగా ఈ మైక్రోటుబ్యూల్స్ అనేవి టుబ్యులిన్ అనే వేరొక ప్రోటీన్ తో తయారు చేయబడ్డాయి మరియు ఇక్కడ ప్రతి సర్కిల్ ఒక టుబ్యులిన్ని సూచిస్తోంది కనుక ఈ టుబ్యులిన్స్ ఎలా ఏర్పడతాయి అంటే ముఖ్యంగా మనము అర్ధం చేసుకోవలసినది ప్రతి టుబ్యులిన్ లీనియర్ ఆంటీ సరళమైన అమరిక కలిగి ఉంటాయి ఒక పూసల దండ లాగా ఉంటుంది కనుక మీరు ప్రతి టుబ్యులిన్ ని ఒక పూస లాగా ఊహించుకుంటే వాటిని లీనియర్ గా అంటే సరళంగా ఒకదానికొకటి కలుపుతూ వెళ్తే ఒక ముత్యాల దందా లేదా పూసల దండ లాగా ఉంటాయి ఇప్పుడు ఇటువంటి 13 పూసలు తీసుకుని వాటిని ఒక ఖాళీ సిలిండర్ లాగా అమర్చండి దీనినే మైక్రోటుబ్యూల్ అంటారు మైక్రోఫిలమెంట్ తో పోలిస్తే ఇవి కొంచెం దృఢంగా ఉంటాయి కానీ మైక్రోఫిలమెంట్స్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి ఒక ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే అవి ఈ వ్యక్తిగత మోనోమర్లతో తయారైనందున ఈ రెండు ఫిలమెంట్ల సమూహాలను తక్కువ సమయంలో సమీకరించటం మరియు విడదీయడం చాలా సులభం మీరు దీనిని కొన్ని లెగో బొమ్మల గుంపు లాగా ఊహించవచ్చు అందులో ఒక్కొక్క లెగో కలిసి వచ్చి ఒక స్ట్రక్చర్ లాగా ఏర్పడగలవు మరియు విడిపోదలచుకుంటే చాలా సులువుగా వాటిని విడదీయవచ్చు కొన్ని చిన్న మాలిక్యూల్స్ ఒక ఫిలమెంట్ తయారు అవ్వడానికి పూసల లాగా కలిసి వచ్చి మల్లి అక్కరలేనప్పుడు విడిపోగలిగితే అంతకన్నా కావలసినది ఏముంటుంది ఒక సెల్ సంకోచ వ్యాకోచాలు చెందడానికి ఈ సైటోస్కెలెటన్ తో పాటు ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ద్రవ స్థితి కలిగించే సామర్ధ్యం కూడా కారణం ఫైబర్స్ యొక్క మూడవ విభాగం ఇంటర్మీడియరీ ఫిలమెంట్స్ ఈ ఇంటర్మీడియరీ ఫిలమెంట్స్ మైక్రో ఫిలమెంట్స్ మరియు మైక్రోట్యూబ్యూల్స్ లా కాకుండా తాళ్లలా ఉంటాయి మీరు వీటిని చుట్టుకుని ఉన్న నైలాన్ తాళ్లలా ఊహించవచ్చు వీటికి మైక్రో ఫిలమెంట్స్ మరియు మైక్రోట్యూబ్యూల్స్ కంటే చాలా ఎక్కువ టెన్సయిల్ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి సెల్ యొక్క ప్రాంతాలలో ఎక్కడైతే ఎక్కువ దృఢత్వం అవసరం ఉందో అక్కడ సెల్ ఇంటర్మీడియరీ ఫిలమెంట్స్ లను కలిగి ఉందని మీరు కనుగొంటారు కాబట్టి నేను దానిని మళ్ళీ ఇలా చెప్తాను సైటోస్కెలిటన్ అనేది పరంజా లేదా ప్లాస్మా పొర ఉండే నిర్మాణం మరియు ఇది సెల్ యొక్క మొత్తం ఆకారాన్ని పట్టి ఉంచుతుంది ఇది 3 రకాల భాగాలను కలిగి ఉంది చాలా సరళమైన మైక్రోఫిలమెంట్స్ తరువాత కొంచెంగా ధృఢంగా ఉన్న మైక్రోటూబూల్స్ కాని అవి హాలో గొట్టాలు హాలో సీలిండ్రికల్ గొట్టాలు ఆపై యాంత్రిక మార్పులకు అత్యంత రెసిస్టెంట్ గా ఉన్న ఇంటర్మీడియరీ ఫిలమెంట్స్ కాబట్టి ఈ మూడు మైక్రో ఫైబర్ల గ్రూపు కలిసి సెల్ ని పట్టుకుంటాయి సులభంగా అసెంబుల్ మరియు డిసెంబెల్ అయ్యే సామర్ధ్యం ఉండడం వలన ముఖ్యంగా మైక్రో ఫిలమెంట్స్ మరియు మైక్రోట్యూబ్యూల్స్ కొరకు ఒక సెల్ చాలా సులువుగా అసెంబుల్ అయ్యి తన ఆకారాన్ని మార్చుకుని మళ్ళీ రీఅసెంబుల్ అవుతుంది ఉదాహరణకి ఇక్కడ ఒక అమీబా ఉందనుకుందాము అమీబా ముందుకు జరగాలి అంటే ఏమి జరుగుతుందంటే ఆక్టిన్ యొక్క మోనోమెర్లన్నీ అమరి అమీబా ని చివరి వరకు నెట్టుకుంటూ వెళతాయి కాబట్టి ఏమి జరుగుతుందంటే అవి వ్యక్తిగత మోనోమెరిక్ యూనిట్లుగా ఉన్నప్పటికీ అవసరమైతే అవి వెంటనే కడ్డీలుగా మారి సెల్ ని ముందుకు నెట్టేస్తాయి కాబట్టి సైటోస్కెలిటన్ యొక్క ఈ లక్షణం కారణంగా ఇది సాధ్యమవుతుంది అది ముందుకు వెళ్లి పని పూర్తయిన తర్వాత అవే ఫిలమెంట్లు మోనోమెరిక్ యూనిట్లు గా తిరిగి డిసెంబెల్ అయ్యి ఆకారం మారుతుంది కాబట్టి సైటోస్కెలెటల్ ఎలెమెంట్స్ వల్ల సెల్స్ వాటి యొక్క ఆకారాన్ని మార్చుకోవడం అనేది సులభంగా సాధ్యమవుతుంది ఇప్పుడు మనము ప్రోకార్యోట్లు మరియు యూకార్యోట్లు మధ్య ఉన్న ప్రత్యేక లక్షణాల్లో ఒకటైన న్యూక్లియస్ గురించి చూద్దాము డిఎన్ఏ బాగా అమరి ఉండటం వలన యూకార్యోట్లు లోని న్యూక్లియస్ బాగా నిర్వచించబడింది చెబితే మీరు ఆశ్చర్యపోతారు మనుషులలోని డిఎన్ఏ పొడవుని ని ఆ చివర నుండి ఈ చివరి వరకు కొలిస్తే కనీసం రెండు మీటర్ల ఉంటుంది ఇంకా 2 మీటర్ల పొడవైన ఫైబర్ మీ మొత్తం సమాచారాన్ని కోడ్ చేసి 10 నుండి 20 మైక్రాన్ల వ్యాసం కలిగిన సెల్ లోపల కుదించబడి నిల్వ చేసి ఉంచుతుంది ఇప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది ఇప్పుడు అది సాధ్యమే ఎందుకంటే డిఎన్ఏ పునర్వ్యవస్థీకరించబడి రిఫోల్డ్ అయ్యి ఉన్ని యొక్క థ్రెడ్ తీసుకున్నట్లుగా ఉంటుంది మరియు మీరు ఉన్ని బంతిని ఏర్పరుచుకోవటానికి దాన్ని మూసివేయడం మొదలుపెట్టి ఆపై ప్రోటీన్ల క్లాస్ సహాయంతో దాన్ని మరింత కుదించండి దీనినే క్రోమాటిన్ అంటారు కాబట్టి యూకారియోట్ల విషయంలో డిఎన్ఏ క్రోమాటిన్లుగా అమర్చబడుతుంది మరియు ఈ క్రోమాటిన్ సెల్ డివిజన్ సమయంలో క్రోమోజోమ్లను ఏర్పరుస్తుంది సెల్ డివిజన్ గురించి తరువాత మాట్లాడుదాము కాబట్టి ఒకే వృత్తాకార డిఎన్ఏ కలిగి ఉన్న ప్రొకార్యోట్ల లాగా కాకుండా ఇక్కడ యూకారియోట్ల విషయంలో డిఎన్ఏ చాలా క్లిష్టంగా ఉంటుంది అందువల్ల డిఎన్ఏ చాలా మెరుగ్గా అమర్చబడుతుంది మరియు ఇది ప్రోటీన్ డిఎన్ఏ కాంప్లెక్స్ సహాయంతో అమర్చబడుతుంది దీనిని మీరు క్రోమాటిన్ అని పిలుస్తారు ఈ క్రోమాటిన్ న్యూక్లియస్ లోపల బాగా అమర్చబడుతుంది మరియు మొత్తం జన్యు పదార్ధం చుట్టూ డబుల్ మెమ్బ్రేన్ నిర్మాణంఉంటుంది దీనిని మీరు న్యూక్లియర్ ఎన్వలప్ అని పిలుస్తారు ఇప్పుడు గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే ఈ న్యూక్లియస్ ఒంటరిగా ఉండదు ఈ న్యూక్లియస్ మిగిలిన సెల్స్ తో కమ్యూనికేట్ చేయవలసి ఉంటుంది మరియు మొత్తం న్యూక్లియస్ అనేక ఓపెనింగ్స్ కలిగి ఉన్నందున దీనిని మీరు న్యూక్లియర్ పోర్స్ అని పిలుస్తారు కాబట్టి ఇవి కాపలాదారుగా వ్యవహరిస్తాయి అలాగే ఒక పదార్ధం న్యూక్లియస్ నుండి లోపలికి లేదా బయటికి వెళ్లే చానెల్స్ లాగా వ్యవహరిస్తాయి దీనికి తోడు న్యూక్లియస్లోని క్రోమాటిన్ కండెన్స్ అయ్యిందని మల్టిపుల్ స్ట్రక్చర్స్ మరియు రూపాల్లో కండెన్స్ అయ్యిందని మీరు తెలుసుకుంటారు అలాగే మధ్యలో అత్యంత సంక్షిప్త క్రోమాటిన్ పదార్ధం ఉంటుంది దీనినే న్యూక్లియోలస్ అంటారు ఈ న్యూక్లియోలస్ లోనే రైబోసోమ్స్ ఉంటాయి ఈ రైబోసోమ్స్ గురించి మనం ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ప్రోటీన్లను సింథసైజ్ చేసే పనిని నిజానికి ఈ యంత్రాలు చేస్తాయని నేను మీకు ముందే చెప్పాను కాబట్టి మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే ఈ ప్రోటీన్ సింథసైజింగ్ యంత్రాలు వాస్తవానికి న్యూక్లియోలస్లో ఉత్పత్తి చేయబడతాయి మరియు అసెంబుల్ అవుతాయి కాబట్టి డిఎన్ఏ చాలా కాంపాక్ట్ ఆ కాదా అనేది ప్రొకార్యోట్ మరియు యూకారియోట్ మధ్య ప్రధాన వ్యత్యాసం మరియు ఇది చాలా కాంపాక్ట్ గా ఉండటానికి కారణం ఇక్కడ హాప్లోయిడ్ అయిన ప్రొకార్యోట్ల మాదిరిగా కాకుండా మీరు తల్లిదండ్రుల ఇద్దరి నుండి జన్యువులను పొందుతున్నారు కాబట్టి మీకు ఉన్న ప్రతి జన్యువుకు అన్ని యూకారియోట్లు డిప్లాయిడ్ అని మీరు తెలుసుకుంటారు మీ దగ్గర రెండు కాపీలు ఉంటాయి ఒకటి తండ్రి నుండి మరియు మరొకటి తల్లి నుండి వచ్చినవి కాబట్టి ప్రొకార్యోట్లు మరియు యూకారియోట్ల మధ్య జన్యు పదార్ధం యొక్క అమరిక మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఇది ఇప్పుడు యూకారియోటిక్ సెల్ లో ఉన్న మరొక చాలా ముఖ్యమైన అవయవానికి వద్దాం అదే మైటోకాండ్రియా మైటోకాండ్రియాను సెల్ యొక్క పవర్హౌస్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే మీరు ఏదైనా కార్యకలాపాలు చేయాలనుకున్నప్పుడు వాటికి శక్తి అవసరమని మరియు శక్తి ఉత్పత్తి జరగాలని నేను మీకు ముందే చెప్పేను శక్తి లేదా కరెన్సీ ని తెలియచేసే మాలిక్యూల్ ని జీవన ప్రపంచంలో ఏటీపీ అని పిలుస్తారు ఇప్పుడు ఇతర ప్రక్రియలు జరగడానికి ఈ శక్తి కరెన్సీని నిరంతరం సింథసైజ్ చేసి మిగిలిన సెల్స్ కు సరఫరా చేయాలి కాబట్టి ఇది వాస్తవానికి జరుగుతుంది ఈ శక్తి ఉత్పత్తి ప్రక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది ఇది చాలా ప్రత్యేకమైన ఆర్గానెల్ ఇది ఒక డబుల్ మెమ్బ్రేన్డ్ ఆర్గానెల్ దీనికి బయటి పొర లోపలి పొర ఉంటాయి అలాగే మీరు మొదటిసారిగా ఆశ్చర్యకరంగా గమనించేది ఏమిటంటే లోపలి పొరలో ఎన్నో మడతలు ఉంటాయి మరియు ఇది ఏ ప్రయోజనం లేకుండా ఇలా ఉండదు ఈ మడతకు ఒక కారణం ఉంది నేను దీని గురించి తరువాత చెప్తాను బయటి పొరలా కాకుండా లోపలి పొర చాలా ఎక్కువ ఇన్వాజినేషన్ కలిగి ఉందని మీరు తెలుసుకుంటారు మరియు ఇదికొన్ని పార్టికల్స్ తో నిండి ఉంది దీనిని F0 F1 పార్టికల్స్ అని పిలుస్తారు ఇది ఈ పార్టికల్ లేదా F0 F1 ఇది ఎటిపి సింథసైజ్ ఎంజైమ్ తప్ప మరొకటి కాదు దీనిని ఎటిపి సింథేస్ అని కూడా పిలుస్తారు లోపలి పొర యొక్క ఇన్వాజినేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మరియు ఈ లోపలి పొర యొక్క ప్రతి సందు మరియు మూలలో ఈ పార్టికల్ తో నిండినప్పుడు ఇది ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది మరియు ఏటీపీ సింథేస్ పని చేయడానికి తగినంత స్థానాన్ని అందిస్తుంది నేను ఇది ఎలా పనిచేస్తుందో అనే యాంత్రిక విషయాల్లోకి రాను మీకు ఆసక్తి ఉంటే మైటోకాన్డ్రియల్ శ్వాసక్రియ యొక్క అంశాలను చూడవచ్చు అప్పుడు ఈ ATP సింథేస్ ఎలా పనిచేస్తుందో స్పష్టమవుతుంది కానీ నేను ఒక విషయం గురించి నొక్కి చెబుతున్నాను మైటోకాండ్రియా యొక్క బయటి పొరతో పోలిస్తే లోపలి పొర చాలా ఇంపేర్మియబుల్ గా ఉంటుంది అలాగే ఈ 2 పొరల మధ్య ఉన్న స్థలం ఏటీపీ సింథసిస్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు ఈ స్థలాన్ని ఇంటర్ మెమ్బ్రేన్ స్పేస్ అంటారు మైటోకాండ్రియాలోని సైటోప్లాజమ్ వంటివి మైటోకాండ్రియా యొక్క లోపలి భాగంలో చాలా రైబోజోమ్లు ఉన్న ద్రవ అమరిక ఉందని మీరు గమనిస్తారు దీనికి దాని స్వంత డిఎన్ఎ ఉంది కాబట్టి మైటోకాండ్రియా దాని స్వంత డిఎన్ఎను కలిగి ఉంటుంది మరియు దీనికి దాని స్వంత ప్రోటీన్ సింథసైజింగ్ యంత్రాలు ఉన్నాయి మీరు కనుగొన్నారు ఇది మాట్రిక్స్ అని పిలువబడే మైటోకాండ్రియా విభాగంలో ఉంటుంది లేదా నిలిపివేయబడుతుంది కాబట్టి మైటోకాండ్రియా యొక్క ఏకైక ఉద్దేశ్యం శక్తి ని ఉత్పత్తి చేయటం అదే ఏటీపీ అంటే కాదు ఇది చాలా ఆసక్తికరమైన నిర్మాణాన్ని కలిగి ఉంది ఎందుకంటే దీనికి దాని స్వంత డిఎన్ఏ ఉంది దీనికి దాని స్వంత రైబోజోములు కూడా ఉన్నాయి యూకారియోట్ల ఆరిజిన్ గురించి మాట్లాడేటప్పుడు నేను మళ్ళీ ఈ విషయానికి వస్తాను తర్వాత మనం సెల్స్ యొక్క భాగాలను పరిశీలిస్తాము కాబట్టి ఇది ఈ స్లైడ్లోని సెల్ యొక్క లోపలి భాగం మరియు మీరు ఇక్కడ చూడగలిగేది ఏమిటంటే ఇది న్యూక్లియస్ అయితే న్యూక్లియర్ బౌండరీ నుండి బయటికి వస్తూ మీరు ప్లాస్మా వరకు విస్తరించి ఉన్న మెంబ్రేన్ల ఛానెల్ మొత్తాన్ని చూస్తారు కాబట్టి ప్లాస్మా మెంబ్రేన్ ఇక్కడే ఎక్కడో ఉంటుంది మరియు మీరు కనుగొన్నది ఏమిటంటే ఈ పొరల యొక్క మొత్తం మెష్ వర్క్ ను ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్ అని పిలుస్తారు ఇది ఉపవిభాగాలను కలిగి ఉంటుంది ఇది న్యూక్లియర్ ఎన్వలప్ పక్కన ఉంది 2 రకాల మెమ్బ్రేన్ బ్యాగులు బ్యాగ్ల సెట్ వాటి బయటి ఉపరితలం రైబోజోమ్లతో ఉంటుంది రైబోజోమ్లు లేని బ్యాగ్లు కూడా ఉంటాయి గమనించవలసినది ఏమిటంటే ఈ సంచుల సెట్ లేదా ఈ ఛానెల్ల నెట్వర్క్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అని పిలుస్తారు ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్రోటీన్ ప్రాసెసింగ్లో చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది మనము సెంట్రల్ థిమాటిక్ అయిన డిఎన్ఏ గురించి మాట్లాడుకున్నాము డిఎన్ఏ చదవబడుతుంది మరియు అనువదించబడిన డిఎన్ఏ ను ఆర్ఎన్ ఏ గా మార్చబడుతుంది ఇక్కడ డిఎన్ఏ నుండి సమాచారాన్ని డీకోడ్ చేసిన తరువాత అది దానిని దాటి ఒక ఉత్పత్తిగా అనువదిస్తుంది దీనిని మనం ప్రోటీన్ అని పిలుస్తాము ఇప్పుడు ప్రోటీన్లు సింథసైజ్ చేయబడిన తర్వాత మరింత మోడిఫై అవుతాయి మరియు వాటిని ట్యాగ్ చేయవచ్చు ఉదాహరణకు ఇక్కడ సింథసైజ్ చేయబడిన ప్రోటీన్ స్రవించాల్సిన అవసరం ఉందని లేదా మైటోకాండ్రియాలో ఒక ప్రోటీన్ ని పెట్టవలసిన అవసరం ఉందని ఒక సెల్ ఎలా తెలుసుకుంటుంది కాబట్టి ఆ ట్యాగింగ్ ప్రక్రియ పోస్టల్ ట్యాగింగ్ అనేది ఈ ఆర్గనేల్స్ లో జరుగుతుంది కనుక ఇది పాక్షికంగా ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో జరుగుతుంది తరువాత మరింత చక్కటి ప్రాసెసింగ్ గొల్గి కాంప్లెక్స్లో జరుగుతుంది ఈ రెండు అవయవాలలో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మరియు గొల్గిలలో ప్రాసెసింగ్ జరగడమే కాకూండా గొల్గి యొక్క టెర్మినల్ చివరలో మీరు గమనించడం ప్రారంభిస్తే ఒక ప్రోడక్ట్ అనగా కార్గో సింథసైజ్ అవుతుంది ఈ సందర్భంలో కార్గో అంటే ప్రోటీన్ మరియు ప్రాసెస్ చేయబడిన ప్రోటీన్ తప్ప మరొకటి కాదు ప్రోటీన్ సింథసైజ్ చేయబడిన తర్వాత ప్రాసెస్ చేయబడినప్పుడు ఇది ఒక రకమైన ప్యాకేజీని పొందడం ప్రారంభిస్తుంది ఇది దాదాపు ఒక అసెంబ్లీ లైన్ లాగా ఉంటుంది ఇక్కడ వస్తువులు ప్యాక్ చేయబడి తరువాత వాటిని క్రమబద్ధీకరించి సంబంధిత గమ్యస్థానాలకు పంపాలి ఆ రకమైన ప్రోటీన్లను క్రమబద్ధీకరించడం మరియు ప్రోటీన్లను ఒక సెల్ లోని సంబంధిత గమ్యస్థానాలకు పంపాలి అది ప్లాస్మా మెంబ్రేన్ కావచ్చు మైటోకాండ్రియా కావచ్చులేదా మరే ఇతర అవయవమైనా కావచ్చు ఇది గొల్గి కాంప్లెక్స్ వద్ద జరుగుతుంది ఎందుకంటే గొల్గి కాంప్లెక్స్ యొక్క టెర్మినల్ చివర్ల నుండి సరుకును చిన్న స్ట్రక్చర్ లో ప్యాక్ చేస్తారు దీనిని వెసికిల్స్ అని పిలుస్తారు మరియు ఈ వెసికిల్స్ ఫెర్రీల వంటివి ఇవి కార్గో ను సెల్ యొక్క వివిధ భాగాలకు తీసుకువెళతాయి కాబట్టి నేను ఎండో మెమ్బ్రేన్ వ్యవస్థను సెల్ యొక్క ఒక భాగంగా సంగ్రహించగలను ఇది ప్రోటీన్లను సింథసైజ్ చేయడానికి మరియు ప్రాసెస్ చేసే అసెంబ్లీ లైన్ మాత్రమే కాదు నాణ్యత నియంత్రణను తనిఖీ చేస్తుంది అంతే కాదు ఇది చిరునామాలు ఉన్న విభాగం లేదా పోస్టల్ విభాగం కూడా ప్రోటీన్లపై చిరునామాల గుర్తులను వేస్తుంది క్రమబద్దీకరిస్తుంది మరియు ఇది డెలివరీ వ్యవస్థ కూడా ఫలితంగా మీరు కనుగొనేది ఏమిటంటే న్యూక్లియర్ ఎన్వేలోప్ నుండి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుండి గొల్గి కాంప్లెక్స్ నుండి వెసికిల్ వరకు ఒక కొనసాగింపు ఉంది సెల్ యొక్క అన్ని వేర్వేరు దిశలకు ఒక కొనసాగింపు ఉంది మరియు పదార్థ ప్రవాహం జరుగుతోంది ఇదే ఎండో మెమ్బ్రేన్ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత మనం మొక్కలు గురించి మాట్లాడితే జంతువుల వలె కాకుండా సోలార్ ఎనర్జీ ని కెమికల్ ఎనర్జీగా అంటే గ్లూకోస్ ని మార్చగలిగే సామర్ధ్యం ఉంది ఇది చేయటానికి అదనపు ఆర్గనేల్ ఉంది అదే క్లోరోప్లాస్ట్ క్లోరోప్లాస్ట్ కి కూడా మైటోకాండ్రియా లాగే రెండు మెంబ్రేన్స్ను ఉంటాయి అవి ఔటర్ మెంబ్రేన్ మరియు ఇన్నర్ మెంబ్రేన్ ఈ ఇన్నర్ మెంబ్రేన్ మాట్రిక్స్ లాంటిది దీనినే స్ట్రోమా అంటారు ఆపై క్లోరోప్లాస్ట్ లో గ్రానం అనబడే నాణెం వంటి అమరిక ఉన్న స్ట్రక్చర్స్ ఉన్నాయని తెలుసుకుంటారు ప్రతి నాణాన్ని ఒక రూపాయి నాణెం అని అనుకొని వాటిని ఒకదానిపైన ఇంకొకటి ఉంచడం ప్రారంభించండి ప్రతి నాణెం థైలాకోయిడ్ అని పిలుస్తారు అలాగే థైలాకోయిడ్ యొక్క మొత్తం స్టాక్ను గ్రానమ్ అని పిలుస్తారు కాబట్టి ఈ థైలాకోయిడ్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి ఇప్పుడు ఇవి డిస్క్ వంటి మెంబ్రేన్లు ఇవి తప్పనిసరిగా లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ను కలిగి ఉంటాయి లేదా ఈ డిస్క్లలో ప్రతి ఒక్కటి ఈ యాంటెన్నాలను కాంప్లెక్స్ల వలె కలిగి ఉంటాయి ఇవి సూర్యరశ్మిని సంగ్రహించగలవు ఇదే దాని అందం ఇక్కడ మెంబ్రేన్స్ చదును చేయబడటం మరియు ఆంటిన్నా వంటి మాలిక్యూల్స్ తో నిండి ఉండటమే కాదు ఇది పిగ్మెంట్స్ యొక్క సెట్ తప్ప మరేమీ కాదు మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం అందులో ఉండే క్లోరోఫిల్ కాబట్టి ఈ క్లోరోఫిల్ మాలిక్యూల్స్ అన్ని థైలాకోయిడ్ అని పిలువబడే ఈ చదునైన డిస్కులలో యాంటెనాలు తేలికపాటి హార్వెస్టింగ్ యాంటెన్నాలు వలె ఏర్పడి ఉంటాయి మరియు ఎక్కువ హార్వెస్టింగ్ సామర్ధ్యం కలుగ చేయటానికి ఈ థైలాకోయిడ్ మెంబ్రేన్స్ను అన్ని స్టాక్ గా ఉంటాయి ఇక్కడ మీరు సూర్య రశ్మి ని గ్లూకోస్ గా మారుస్తున్న ఆర్గనేల్ ని చూస్తారు దీనినే మీరు క్లోరోప్లాస్ట్ లో చూస్తారు క్లోరోప్లాస్ట్ లో దాని సొంత డిఎన్ఏ మరియు రైబోసోమ్స్ ఉంటాయి కాబట్టి జంతువుల సెల్స్ ని చూద్దాం అలాగే దానిలో ఏమి ఉంటుంది అనేది చూద్దాం మరియు ఈ ఎక్సెర్సయిజ్లో మీరు ఇక్కడ కేంద్ర భాగమైన న్యూక్లియోలస్ ని చూడవచ్చు ఈ మొత్తం నిర్మాణాన్ని న్యూక్లియస్ అని పిలుస్తారు న్యూక్లియస్ ఎండో మెమ్బ్రేన్ వ్యవస్థలోకి విస్తరించి ఉంటుంది దీనిలో కఠినమైన ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మృదువైన ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మరియు గొల్గి కాంప్లెక్స్ ఉంటాయి సెల్స్యొక్క ప్రోటీన్లు మరియు ఇతర భాగాల సార్టింగ్ ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ మరియు డెలివరీ జరిగేది ఈ ఛానెల్ల నెట్వర్క్లలోనే అని మీరు తెలుసుకుంటారు గొల్గి కాంప్లెక్స్ దాని కంటెంట్ను ప్యాకేజింగ్ చేస్తుంది కంటెంట్ ని వెలుపల లేదా మైటోకాండ్రియాకు పంపిణీ చేయటం ప్రారంభిస్తుంది కాబట్టి ఇదే మైటోకాండ్రియా అలాగే అవసరమైతే మైటోకాండ్రియాకు లేదా బయటికి పంపడం ప్రారంభిస్తుంది మరియు ఈ స్ట్రక్చర్స్ ని వేసికిల్స్ అని పిలుస్తారు ఒక సెల్ యొక్క మొత్తం ఎన్టీటీ బయటి మెంబ్రేన్తో చుట్టుముట్టబడి ఉంటుంది దీనిని ప్లాస్మా మెంబ్రేన్ అంటారు మరియు మొత్తం సెల్ ఒక ఆకారంలో ఉంటుంది ఎందుకంటే ఇది సైటోస్కెలిటన్ అనబడే ఈ ఫైబర్లను కలిగి ఉంటుంది మైక్రోటూబ్యూల్స్ అయిన సైటోస్కెలెటన్ యొక్క భాగం అయిన సిలిండ్రికల్ వస్తువులను కూడా మీరు కనుగొంటారు మరియు ముఖ్యంగా ఒక పోలార్ ఎండ్ లో జంతు సెల్స్ లో మీరు సెంట్రియోల్స్ అని పిలువబడే నిర్మాణాల వంటి ఈ మైక్రోటూబ్యూల్ను కనుగొంటారు వీటన్నిటితో పాటు జంతు సెల్స్ లో లైసోజోములు అని పిలువబడే కొన్ని ఇతర ప్రత్యేక అవయవాలు ఉన్నాయని కూడా మీరు కనుగొంటారు ఇప్పుడు ఇవి ఏమిటి ఇవి చెత్త సేకరించేవి తప్ప మరేమీ కాదు కాబట్టి ఒక సెల్ బాగా ఫంక్షన్ చేస్తోంది అంటే స్పష్టంగా అది చాలా వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేయబోతోంది అని దీనిని సేకరించి తగిన విధంగా ప్రాసెస్ చేసి విస్మరించాలి మరియు ఇది లైసోజోమ్లలో జరుగుతుంది జంతు సెల్స్ ఉదాహరణకు స్పెర్మ్ దాని ప్రొపెల్లర్ సహాయంతో మరింత ముందుకు వస్తాయి ఇది ఫ్లాగెల్లా తప్ప మరొకటి కాదు ఈ ఫ్లాగెల్లా ప్లాస్మామెంబ్రేన్ నుండి విస్తరించి ఉంది మరియు అంతర్గతంగా ఇది మైక్రోటూబ్యూల్స్తో తయారైన మోటార్లు కలిగి ఉంటుంది ఆపై ప్లాస్మా మెంబ్రేన్ కూడా ఉంటుంది కొన్ని సెల్స్ లలో ఇది ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి మడత పెడుతూనే ఉంటుంది వీటిని విల్లీ లేదా మైక్రోవిల్లి అంటారు ముఖ్యంగా ఇవి సెల్స్ లో కనిపిస్తాయి ఇవి పేగు మార్గాన్ని కప్పుతాయి ఇక్కడ ఈ మడతలు ఒక సెల్ ని అనుమతించటానికి సహాయపడతాయి ఎక్కువ ఉపరితల వైశాల్యం మరింత ఎక్కువ అబ్సర్ప్షన్ కోసం అంటే పోషకాలు అనుకోండి కాబట్టి అవసరం ఉన్నపుడు పోషకాలను గ్రహించడం కోసం పేగుసెల్స్లో ఇది జరుగుతుంది కాబట్టి జంతు సెల్ ఎలా ఉంటుందిఇది చాలా క్లిష్టంగా కనిపిస్తుంది సెల్స్ యొక్క ఈ భాగాలు ప్రతి ఒకదానితో ఒకటి క్రాస్స్టాక్లో ఉన్నాయని నేను మళ్ళీ పునరుద్ఘాటించాలనుకుంటున్నాను అవి ఒకదానితో ఒకటి క్రాస్స్టాక్లో ఉండటమే కాదు ఇచ్చిన అన్ని సమయాల్లో డైనమిక్ ఇంటరాక్షన్ జరుగుతోంది సెల్ కూడా బయటి నుండి విషయాలను గ్రహించి దానికి అనుగుణంగా స్పందిస్తుంది ఈ సెల్యులోజ్ మీరు నేను రోజువారీ ప్రాతిపదికన ఉపయోగించేదే ఎందుకంటే మన కాటన్ బట్టలన్నీ సెల్యులోజ్ ఫైబర్స్ తో తయారైనవి జంతు సెల్స్ మాదిరిగా మొక్కల సెల్స్ లో మైక్రోఫిలమెంట్స్ మైక్రోటూబ్యూల్స్ మరియు అన్ని ఇతర అవయవాలు కూడా ఉన్నాయి మరియు వాక్యూల్ అని పిలువబడే పెద్ద సెంట్రల్ ఆర్గనేల్ కలిగి ఉంటుంది ఈ ఆర్గనేల్ దాని లోపలి కంటెంట్లో మొత్తం నీటిని నిల్వ చేస్తుంది కాబట్టి మనం తిరిగి ప్రొకార్యోటిక్ మరియు యూకారియోటిక్ సెల్స్ మధ్య సారూప్యత ఏమిటో చూద్దాం నేను వైవిధ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ చెప్పాను వైవిధ్యం న్యూక్లియస్ ఉండటం లేదా లేకపోవడం మెంబ్రేన్ ఉన్న ఆర్గనేల్ ఉండటం లేదా లేకపోవటం ఇప్పుడు మనం ఏకీకృత లక్షణాన్ని చూద్దాం ఎందుకంటే నేను చెప్పినట్లుగా జీవితమంతా సాధారణ లక్షణాలు ఉన్నాయి మరియు ఏకీకృత లక్షణాలు అంటే ఏమిటి మరియు ఏకీకృత లక్షణాలు ఇవి సమాచారం కోడ్ చేయబడిన విధానాన్ని జెనెటిక్ కోడ్ అని పిలుస్తారు ఇది ప్రొకార్యోట్లు మరియు యూకారియోట్ల మధ్య సమానంగా ఉంటుంది ట్రాన్స్క్రిప్షన్ యొక్క యంత్రాంగం ద్వారా ఈ జెనెటిక్ కోడ్ అర్థాన్ని విడదీసినా లేదా చదివినా మరియు వివరించే విధానం చాలావరకు సంరక్షించబడుతుంది ప్లాస్మా మెంబ్రేన్ యొక్క నిర్మాణం మరియు బయోలాజికల్ ఆక్టివిటీ ఈ సెల్స్ బయటి సరిహద్దు సమానంగా ఉంటాయి ఈ సెల్స్ తమ డిఎన్ఎను డాటర్ సెల్స్ కు లేదా ట్రాన్స్క్రిప్షన్ ద్వారా డీకోడింగ్ ప్రక్రియకు పంపే ముందు వాటిని ప్రతిబింబించడానికి ఉపయోగించే యంత్రాలు బాక్టీరియా నించి మానవుల వరకు సంరక్షించుకుంటాయి మరియు ప్రోటీన్ యొక్క వాస్తవ ఉత్పత్తిగా మార్చడం ద్వారా దీనిని ట్రాన్స్లేషన్ అని పిలుస్తారు అప్పుడు ఏటీపీ సింథసైజింగ్ మెషినరీ మైటోకాండ్రియాలోని F0 F1 కణాల గురించి మేము మాట్లాడుకున్నాము గుర్తుందా దాని నిర్మాణం మరియు దాని చర్య యొక్క విధానం ఎవల్యూషన్ అంతటా సంరక్షించబడతాయి బ్యాక్టీరియాలో మనము సైనోబాక్టీరియా గురించి మాట్లాడుకున్నాము ఫోటో సింథసిస్ కోసం యంత్రాలు కూడా అంతే మీరు క్లోరోప్లాస్ట్ ఉన్న మొక్కల విషయంలో పెద్ద మొత్తంలో సారూప్యత ఉందని కనుగొంటారు ఆపై జీవితంలో చాలా సాధారణంగా సంభవించే కొన్ని ప్రతిచర్యలు అందులో అన్నిటక్కన్న సులభమైనది నిల్వ శక్తి అయిన గ్లూకోజ్ కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిలో విచ్ఛిన్నమయ్యే రకమైన ప్రతిచర్య ఇది ఏటీపీ విడుదల కోసం సైటోప్లాజమ్ మరియు మైటోకాండ్రియాలో జరుగుతుంది గ్లూకోజ్ మొదట పైరువేట్గా మార్చబడే ఈ ప్రక్రియలో మొదటి దశ సైటోప్లాజంలో జరుగుతుంది దీన్ని గ్లైకోలిసిస్ అని పిలుస్తారు సైటోప్లాజంలో ఈ యంత్రాలు గ్లూకోజ్ ఇంటర్మీడియట్ను విచ్ఛిన్నం చేస్తాయి పైరువేట్ అని పిలువబడే దాని ఇంటర్మీడియట్ మాలిక్యూల్ ప్రొకార్యోట్ల నించి యూకారియోట్ల వరకు భద్రపరచబడుతుంది కాబట్టి బ్యాక్టీరియా ఆర్కియా మరియు యూకారియోట్ల మధ్య పోలికను చూద్దాం నేను చెప్పినట్లుగా బ్యాక్టీరియా మరియు ఆర్కియా ప్రొకార్యోట్లకు చెందినవి అవునా ఆపై యూకారియాట్లు ఉన్నాయి మీరు న్యూక్లియస్ ని చూస్తే అది బ్యాక్టీరియాలోనూ లేదు ఇది ఆర్కియాలోనూ లేదు ఇవి రెండూ ప్రొకార్యోట్లు కానీ ఇది యూకారియోట్లలో చాలా బాగా నిర్వచించబడింది మీరు డిఎన్ఏ లేదా జీన్ స్ట్రక్చర్ ని పరిశీలిస్తే డిఎన్ఏ బ్యాక్టీరియా మరియు ఆర్కియాలో వృత్తాకారంగా ఉంటుంది అయితే యూకారియోట్ల విషయంలో చాలా క్లిష్టంగా ఉంటుంది మరియు క్రోమాటిన్ సహాయంతో న్యూక్లియస్ లోపల నిర్వహించబడుతుంది మరియు సెల్ డివిజన్ సమయంలో లినియర్ క్రోమోజోమ్లుగా మార్చబడుతుంది బ్యాక్టీరియా మరియు ఆర్కియాలో శ్రమ విభజనకు ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి మీరు ఏ సెల్ ఆర్గనేల్స్ ను చూడలేరు కానీ యూకారియోట్లలో బాగా నిర్వచించబడిన సెల్ ఆర్గనేల్స్ ను చూస్తారు మీరు బ్యాక్టీరియా మరియు ఆర్కియా విషయంలో రీప్రొడెక్షన్ పద్ధతిని పరిశీలిస్తే రీప్రొడెక్షన్ మోడ్ అసెక్షువల్ గా ఉంటుంది కానీ యూకారియోట్లు సెక్షువల్ మరియు అసెక్షువల్ రీప్రొడెక్షన్ మోడ్ను ప్రదర్శిస్తాయి కాబట్టి నా మునుపటి స్లైడ్లో చాలా సారూప్యతలు మరియు తేడాలు ఉన్నాయని చెప్పేను యూకారియోట్లు ఉనికిలోకి ఎలా వచ్చాయి నా ఉద్దేశ్యం ఇది ఒక అస్పష్టమైన ప్రశ్న మరియు దీనికి ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న సాక్ష్యాల ద్వారా పాక్షికంగా సమాధానం లభిస్తుంది నేను దానికి వెళ్ళే ముందు మీకు కొన్ని నిబంధనలు వివరించాలి ఆటోట్రోఫ్స్ "ఆటో" అంటే స్వీయ "ట్రోఫిక్" అంటే సింథసైజ్ చేయడం అంటే ఆహారాన్ని సింథసైజ్ చేసేవి మొక్కల మాదిరిగా తమ స్వంత ఆహారాన్ని సింథసైజ్ చేయగల జీవులను ఆటోట్రోఫ్స్ అంటారు మొక్కలపై ఆధారపడే జంతువుల మాదిరిగా ఇతరులపై ఆధారపడే జీవులను హెటెరోట్రోఫిక్ అంటారు కాబట్టి ఇది ఆటోట్రోఫ్స్ మొక్కలను కలిగి ఉంటుంది ఇది హెటెరోట్రోఫ్స్ సైనోబాక్టీరియాను కలిగి ఉంటుంది అయితే ఇందులో జంతువులు అమీబా మొదలైనవి ఉంటాయి ఇప్పుడు మీకు గుర్తుంటే మనము భూమి యొక్క ఆరిజిన్ మరియు జీవం యొక్క ఆరిజిన్ గురించి మాట్లాడుకున్నాము జీవం 3 8 బిలియన్ సంవత్సరాల క్రితం ఇక్కడే ఎక్కడో ఉద్భవించిందని నేను మాట్లాడాను ఆపై చాలా కాలం పాటు భూమి యొక్క వాతావరణం తగ్గుతూ వచ్చి ఫోటో సింథసిస్ కారణంగా అకస్మాత్తుగా వాతావరణం ఆక్సిడైజ్ అవ్వడం ప్రారంభించింది ఆక్సిజన్ లేనప్పుడు వాటి గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేయగల జీవులను అనారోబిక్ జీవులు అంటారు అంటే ఇవి గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేయడం ద్వారా గ్లూకోజ్ను లాక్టిక్ యాసిడ్ లేదా ఇథనాల్గా మార్చగలుగుతాయి అయితే తరువాత జీవులు ఉన్న పర్యావరణం ఆక్సిడైజ్ అవుతుంది ఆ వాతావరణ ఆక్సిజన్ను ఉపయోగించుకుని ఇంకా విచ్ఛిన్నం కావడానికి మరికొన్ని యంత్రాంగాల్ని అభివృద్ధి చేయాలి అలాగే గ్లూకోజ్ ని విచ్చిన్నం చేయాలి కాబట్టి ఆక్సిజన్ సహాయంతో గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేసే జీవులను ఏరోబిక్ జీవులు అంటారు కాబట్టి మీరు భూమి చరిత్రను పరిశీలిస్తే ఇది చాలా ముఖ్యమైనది అవుతుంది ప్రారంభ దశ తగ్గుతోంది అకస్మాత్తుగా ఒక ఒత్తిడి ఏర్పడింది డార్విన్ సిద్ధాంతం ప్రకారం నేను దీనిని నాచురల్ సెలక్షన్ అని పిలుస్తాను అకస్మాత్తుగా పీడనంప్రెషర్ ఏర్పడుతుంది ఎందుకంటే వాతావరణం అధికంగా ఆక్సిడైజ్ చెందుతుంది అంటే జీవి ఒక ప్రక్రియను రూపొందించి దాని చుట్టూ ఆక్సిజన్ ఉన్నప్పటికీ జీవించగలగాలి కాబట్టి ఈ నేపథ్యంలో యూకారియోట్ల ఆరిజిన్ ని వివరించే సిద్ధాంతాన్ని చూద్దాం మరియు దానిని ఎండో సింబియంట్ సిద్ధాంతం అంటారు అది చెప్పేది ఏమిటంటే జీవం చాలా సరళమైన డిఎన్ఏ తో ప్రొకార్యోటిక్ సెల్ గా ప్రారంభమైంది కానీ ఎక్కడో ఒక అవసరం వచ్చినప్పుడు వాతావరణంలో అధిక మొత్తంలో ఆక్సిజన్ ఉన్నందున కొన్ని బ్యాక్టీరియా అలాంటి వాటిలో జీవించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసి ఉండాలి మరియు అవి వాతావరణ ఆక్సిజన్ను ఉపయోగించుకోగలిగాయి అందువల్ల వాటిని ఏరోబిక్ బ్యాక్టీరియా అంటారు కాబట్టి ఎవల్యూషన్ సమయంలో ఎక్కడో ఒక వాయురహిత బ్యాక్టీరియా మనుగడ సాగించడానికి ఈ ఏరోబిక్ బ్యాక్టీరియాను చుట్టుముట్టి ఉండాలి ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా చివరికి మనం పిలిచే మైటోకాండ్రియాగా మారిపోయింది అదే సమయంలో ప్లాస్మా మెంబ్రేన్ ఆక్రమణను ప్రారంభించి ఉండాలి అదే సమయంలో లేదా తరువాత కూడా అదే జరిగి ఉండాలి మరియు ఇది ఈ రోజు మనం చూసే ఎండో మెమ్బ్రేన్ వ్యవస్థగా మారి ఉండాలి పోషకాల కొరత ఉన్నట్లయితే ఈ జీవుల్లో కొన్ని తమ సొంత ఆహారాన్ని సింథసైజ్ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయకపోతే అవి స్వయంగా జీవించలేవని గ్రహించి ఉండాలి కొన్ని బ్యాక్టీరియా ఫోటో సింథసిస్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసి ఉండాలి కాబట్టి ఈ జీవి ఫోటో సింథటిక్ బ్యాక్టీరియాను కూడా ఎంగల్ఫ్ చేసింది తరువాత ఇది నేటి క్లోరోప్లాస్ట్గా మారింది కాబట్టి ఈ జంక్షన్ వద్దనే మొక్కలు ఏవోల్వ్ అయ్యి ఉండాలి అయితే ఆటోట్రోఫిక్గా మారలేనివి జంతువు ఫంగల్ లేదా ప్రొటిస్ట్ గ్రూపుగా కొనసాగుతున్నాయి కాబట్టి ఎండో సింబియంట్ సిద్ధాంతం ఇలా చెబుతోంది ఎవల్యూషన్ సమయంలో అనారోబిక్ బ్యాక్టీరియా మనుగడ సాగించాలంటే ఏరోబిక్ బ్యాక్టీరియాను ముంచివేసి ఉండాలి మరియు ఇది ఒకరకమైన సహజీవనానికి దారితీసి ఉండాలి ఇది పరస్పర ప్రయోజనకరమైన సంబంధంగా ఉంటుంది అప్పుడు మైటోకాండ్రియా యొక్క తుది ఎవల్యూషన్ కి దారి తీస్తుంది మరియు అదేవిధంగా మొక్కల విషయంలో కూడా ప్రారంభ ఫోటోసింధటిక్ బ్యాక్టీరియా ఎంగల్ఫ్ అయ్యి ఉండాలి అదే క్లోరోప్లాస్ట్గా పరిణామం చెంది ఉంటుంది కానీ సిద్ధాంతాలు సిద్ధాంతాలే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మేము కొంతవరకు చేస్తాము నేటి యూకారియోట్ యొక్క మైటోకాన్డ్రియల్ డిఎన్ఎను మీరు చూస్తుంటే ఇది ప్రొకార్యోటిక్ డిఎన్ఎతో సమానమైనదని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు కెమికల్ స్ట్రక్చర్ పరంగా మీరు కనుగొన్న మైటోకాన్డ్రియల్ రైబోజోమ్లను మీరు చూడాలంటే వాటి పరిమాణం ప్రకారం అవి ప్రొకార్యోటిక్ రైబోజోమ్లతో సమానంగా ఉంటాయి ఈ మైటోకాన్డ్రియల్ రైబోజోములు మిగిలిన సెల్స్ యొక్క సైటోప్లాజంలో కనిపించే రైబోజోమ్ల నుండి భిన్నంగా ఉంటాయని గుర్తుంచుకోండి కాబట్టి మీరు జంతు సెల్ ని తీసుకుంటే సైటోప్లాజంలోని జంతు సెల్ కూడా రైబోజోమ్లను కలిగి ఉంటుంది మైటోకాండ్రియా ఉంటుంది మరియు మైటోకాండ్రియాలో కూడా రైబోజోమ్ ఉంటుంది మైటోకాండ్రియాలోని ఈ రైబోజోమ్ బ్యాక్టీరియా యొక్క రైబోజోమ్తో సమానంగా ఉంటుంది అయితే ఈ రైబోజోమ్ భిన్నంగా ఉంటుంది కాబట్టి స్పష్టంగా సారూప్యతలు ఉన్నాయి అదేవిధంగా క్లోరోప్లాస్ట్ విషయంలో నేను మీతో చెప్పిన యంత్రాలు F0 F1 సెల్స్ ల నిర్మాణం F0 F1 సెల్స్ పనితీరు ప్రొకార్యోట్ల మాదిరిగానే చాలా సారూప్యతలను మీరు కనుగొంటారు వాస్తవానికి నేటి యూకారియోట్లు ప్రొకార్యోట్ల నుండి ఈ విధంగా ఉద్భవించాయని నేను నమ్ముతున్నాము నేను ఈ వీడియోను ముగించేముందు సంగ్రహంగా చెప్పాలంటే యూకారియోట్లు ప్రొకార్యోట్ల కంటే చాలా ఎక్కువ అభివృద్ధి చెందాయి అవి ప్రొకార్యోట్ల నుండి బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది అలాగే అవి చాలా బాగా నిర్వచించబడిన న్యూక్లియస్ మరియు శ్రమ యొక్క విభజనను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది ఇది సంక్లిష్టం గా ఉండటమే కాకుండా ప్రోకారియోట్ల విషయంలో ఉండని విధంగా జీవి యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది అయినప్పటికీ ప్రొకార్యోట్లు బహుశా ఉన్నతమైన రూపాలు అని వాదించవచ్చు గత 3 8 బిలియన్ సంవత్సరాలుగా ఈ భూమిపై అన్ని రకాల దాడులను తట్టుకోగలిగాయి ఆ నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాను కాని నేను కొన్ని వీడియోలను సూచించాలనుకుంటున్నాను మరియు గ్లెన్ వోల్కెన్ఫెల్డ్ రాసిన సెల్ అండ్ సెల్ స్ట్రక్చర్పై ఈ సరదా పాటను సంగీతపరంగా మొగ్గు చూపే వారు చాలా ఆసక్తికరంగా ఉన్నారు చూడండి సెల్ వీడియో మరియు సెల్ డివిజన్ యొక్క ఇతర అంశాల గురించి మనం తదుపరి వీడియోలో వివరిస్తాను నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు